ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క 26 వ మాడ్యూల్ కు స్వాగతం మనం UML డయాగ్రమ్స్ గురించి చర్చిస్తూ వివిధ డయాగ్రమ్స్ ని పరిచయంచేశాం యూజ్ కేస్ డయాగ్రమ్ గురించి ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించాము ఇక ముందు సిస్టమ్ వివరణలో చాలా ముఖ్యమైన డయాగ్రమ్స్ లో ఒకటిగా ఉన్న క్లాస్ డయాగ్రమ్ గురించి చర్చిద్దాం ఈ మాడ్యూల్లో క్లాస్ డయాగ్రమ్స్ పై చర్చను ప్రారంభిద్దాం ఇది తరువాతి రెండు మాడ్యూళ్ళలో కూడా కొనసాగుతోంది ఈ మాడ్యూల్లో క్లాస్ డయాగ్రమ్ అంటే ఏమిటో తెలుసుకొని క్లాస్ ప్రాపర్టీ ఆపరేషన్స్ class property and operations యొక్క ప్రాథమిక చిత్రీకరణ గురించి ఉదాహరణలతో చర్చిద్దాం మనం ప్రారంభించడానికి ముందు క్లాస్ అంటే ఏమిటో పునఃశ్చరణ చేద్దాం - క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క భావనలను సుదీర్ఘంగా చర్చించాము ఒక క్లాస్ వాడుకలో ఉండే ఆబ్జెక్ట్స్ యొక్క సాధారణ నమూనాను లేదా విన్యాసాన్ని సూచిస్తుంది ఆబ్జెక్ట్ అనేది నిజ ప్రపంచాలో ఉండే కాంక్రీట్ ఎంటిటీ ఫ్యాకల్టీ లాంటి క్లాస్ కు ఇవి ఆబ్జెక్ట్ ఇన్స్టాన్సస్ ఆబ్స్ట్రాక్ట్ గా ఉండే క్లాసు కు విభిన్న ప్రాపర్టీస్ లేదా అట్ట్రిబ్యూట్స్ ఉంటూ ఆ క్లాస్ ను నిర్వచిస్థాయి కాంప్లెక్స్ సిస్టమ్ యొక్క సూత్రయబద్ధమైన రూపాన్ని గురించి మనమిదివరకే చర్చించాము ఇక్కడ ఒక సిస్టమ్ ని మనం రెండు విభిన్న కోణాల్లో చూడవచ్చని గమనించాలి - ఒకటి 'IS A' హైరార్కీ లేదా జనరలైజషన్ స్పెషలైజేషన్ generalization specialization కోణం ఇది ప్రధానంగా క్లాస్ స్ట్రక్చర్ యొక్క వర్ణన ఇంకో విధంగా దీనిని హైరార్కీ లో ఒక భాగంగా కూడా చూడవచ్చు అప్పుడు ఇది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ని సూచించే 'HAS A' రిలేషన్షిప్ ను కలిగి ఉంటుంది క్లాస్ డయాగ్రమ్ UML చిత్రీకరణలో ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ నిర్మాణంలోని బాగాల హైరార్కీ నిర్వచించటానికి సహాయపడుతుంది అలాగే క్లాస్ స్ట్రక్చర్ లో ఉండే 'IS A' హైరార్కీని కూడా అదే డయాగ్రం లో పొందుపరుస్తుంది ఇది ఎలా జరుగుతుందో చూద్దాం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లేదా ఎస్డిఎల్సి లోని వివిధ దశలలో వేర్వేరు UML డయాగ్రమ్స్ అవసరం మొదటి రిక్వైర్మెంట్స్ దశలో క్లాస్ డయాగ్రమ్ తోపాటు యూజ్ కేస్ డయాగ్రమ్ ముఖ్యమైన పాత్ర ఉంది మనం రిక్వైర్మెంట్స్ ఫేజ్ లో క్లాస్ డయాగ్రమ్ గురించి చర్చించుకొనేటప్పుడు తరచుగా అట్ట్రిబ్యూట్స్ ఆపరేషన్స్ చాలా స్పష్టంగా నిర్వచించబడకపోవచ్చు లేదా పూర్తిగా గుర్తింపబడకపోవచ్చు అబ్స్ట్రాక్షన్ తో క్లాస్ అనే భావన పరంగా కొన్ని ప్రాపర్టీస్ కొన్ని ఆపరేషన్స్ గుర్తించగలిగాము కానీ అవి సంపూర్ణంగా ఉండకపోవచ్చు ఇక్కడ క్లాస్సెస్ ను డొమైన్ మోడల్స్ గా గుర్తిస్తాము ఎందుకంటే డొమైన్ లో వ్యాపార సంబంధమైన విషయాలను సంగ్రహించడానికి మనం ప్రయత్నిస్తున్నాము ఇక్కడే క్లాస్ డయాగ్రమ్ యూజ్ కేస్ డయాగ్రమ్ కు అనుబంధంగా ఉంటుంది SDLC లోని తదుపరి దశ అయిన ఎనాలిసిస్ ఫేజ్ లో మనం ఇంతకుముందు సంగ్రహించిన క్లాస్ డయాగ్రమ్స్ ను విశ్లేషిస్తాము వాటిని మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాము అవి డొమైన్ మోడల్స్ కు అనుగుణంగా డొమైన్ సమస్యాపరంగా ఉన్న సమాచారాన్ని సూచిస్తూ అనేక ఇతర బిహేవియరల్ మోడల్స్ తో పాటు మన సమస్య కు UML చిత్రీకరణ తెచ్చిపెడతాయి వీటి గురించి మనం తరవాత ఫేజ్ లలో చర్చిస్తాం SDLC లో తదుపరి దశ అయిన డిజైన్ ఫేజ్ లో డిజైన్ వివరణ జరుగుతుంది ఇక్కడ డిజైన్ పరంగా ఉన్నత స్థాయి డిజైన్ మరియు క్రింది స్థాయి డిజైన్ అని మరింత వివరణ ఇస్తాము వివరిస్తాము ఈ ఫేజ్ లో మనం క్లాస్ డయాగ్రమ్ ను ఉపయోగించుకుంటున్నాము క్లాస్ డయాగ్రమ్ అనేది స్ట్రక్చరల్ మోడల్ కిందకి వస్తుంది ఇవి కొత్తగా వచ్చిన కొన్ని అదనపు డయాగ్రమ్స్ ఇప్పుడు డిజైన్ ఫేజ్ లో ఉన్న క్లాస్ డయాగ్రం డొమైన్ మోడల్స్ ను మరింత మెరుగుపరుస్తూ అదనంగా ఇంప్లెమెంటేషన్ క్లాసెస్ ను కలిగి ఉండవచ్చు అంటే ఇప్పుడు మనం డిజైన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఈ క్లాసెస్ యొక్క అవుట్పుట్ లో మనం C లేదా జావా లో కోడింగ్ ప్రారంభిస్తాము కాబట్టి డొమైన్ మోడల్స్ తోపాటు డిజైన్కు అవసరమైన కొన్ని ప్రత్యేక క్లాసెస్ ను కూడా జోడించే అవకాశం ఉంది ఇలా ఇది మొత్తం డిజైన్ యొక్క ఆచరణాత్మక అంశాలను వివరిస్తుంది క్లాస్ డయాగ్రమ్ ఈ 3 దశలలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇతర దశలలో కూడా ఇది అవసరం కానీ సాధారణంగా క్లాస్ డయాగ్రమ్ పరంగా చేసే వర్ణన ఈ కొన్ని దశలకు మాత్రమే పరిమితం అవుతుంది క్లాస్ డయాగ్రమ్ అనేది UMLలో ఉండే ఒక స్ట్రక్చరల్ డయాగ్రమ్ అనుకుంటే మనం స్ట్రక్చరల్ డయాగ్రమ్స్ బిహేవియరల్ డయాగ్రమ్స్ గురించి మనం చర్చించాం క్లాస్ డయాగ్రమ్ క్లాస్సేస్ మరియు ఇంటర్ఫేస్ ల స్థాయిలో డిజైన్ సిస్టమ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ గురించి వివరిస్తుంది ఇంటర్ఫేస్ లు గురించి మనం మరింత తెలుసుకొందాం ఇంటర్ఫేస్లు క్లాస్సెస్ వంటివి దానిలో ఇమిడియున్న ఉన్న ప్రాపర్టీస్ గురించి మనకు తెలియకపోవచ్చు కాని మనం కోరుకొనే ఆపరేషన్స్ మనకు తెలుసు ఇంటర్ఫేస్ లు విభిన్న క్లాస్ భావనల యొక్క జనరలైజషన్ లు కావచ్చు అలా కాకుండా క్లాస్ డయాగ్రమ్స్ class diagrams లక్షణాలు షరతులు రిలేషన్షిప్ లను సూచిస్తాయి ఇది చాలా ముఖ్యమైనది అసోసియేషన్ జనరలైజషన్ డిపెండెన్సీల పరంగా వివిధ రకాల రిలేషన్షిప్స్ గురించి చర్చించాము ఇవన్నింటినీ క్లాస్ డయాగ్రమ్ ద్వారా ఎలా సూచించగలమనేది చూద్దాం సాధారణంగా క్లాస్ డయాగ్రమ్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి వాటిలో ఎక్కువ భాగం డొమైన్ మోడల్ డయాగ్రమ్స్ ఇక్కడ ప్రాథమికంగా మనం ప్రాబ్లెమ్ నుండి డొమైన్ సమాచారాన్ని సేకరిస్తున్నాము ఇది రిక్వైర్మెంట్స్ ఎనాలిసిస్ requirements analysis phase ఫేజ్ లో ప్రధానంగా జరుగుతుంది ఇతర రకం డయాగ్రమ్స్ ఇంప్లీమెంటేషన్ క్లాసేస్ ఇవి మనం ఎనాలిసిస్ ఫేజ్ నుండి డిజైన్ ఫేజ్ కు సాగినపుడు జోడించబడతాయి కాబట్టి ఇంప్లీమెంటేషన్ క్లాస్సెస్ ను సూచించే ఇంప్లీమెంటేషన్ క్లాస్ డయాగ్రమ్స్ సహజంగా డొమైన్ మోడల్ క్లాస్ డయాగ్రమ్స్ కంటే చాలా ఎక్కువ వివరాలను కలిగి ఉంటాయి ఇప్పుడు మనం క్లాసేస్ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు క్లాస్ యొక్క ప్రధాన లక్షణాలను గుర్తుపెట్టుకొందాం క్లాస్ కు స్థిరమైన లక్షణాలు ఉండవు స్థిరమైన లక్షణాలు అంటే ఇక్కడ ప్రతి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ దృష్టాంతానికి అవే లక్షణాలు వర్తించాలి కాబట్టి వీటిని స్థిరత్వలేమి లక్షణాలు అంటారు స్థిరత్వ లక్షణాలు అంటే కొన్ని నిర్ణీత ఆబ్జెక్ట్స్ కు మాత్రమే కాకుండా ఆయా లక్షణాలు గుణాలు కార్యాచరణలు ఆ క్లాస్ కి అంతర్గతమై దాని అన్ని ఆబ్జెక్ట్ ఇన్స్టాన్సెస్ కు వర్తించాలి ఉదాహరణకు మనం నిర్మించిన క్లాస్ యొక్క ఇన్స్టాన్సెస్ సంఖ్యను నిర్వచించడానికి ప్రాపర్టీ ని వాడతాము అప్పుడు ఈ సంఖ్య ఒక స్టాటిక్ లక్షణంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఆబ్జెక్ట్ కు ప్రత్యేకమైన గణన ఉండదు ఇది ఆ ఆబ్జెక్ట్ల లో ఒకటి మాత్రమే కాబట్టి క్లాస్ స్థాయిలో స్టాటిక్ కౌంట్ ప్రాపర్టీ గా ఉంటూ ఇది క్లాసెస్ నుచి ఉత్పన్నమైన ఆబ్జెక్ట్స్ సంఖ్యను పొందుపరస్తుంది దీని ప్రకారం మనకు స్థిరమైన ఆపరేషన్స్ కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఒక ఆబ్జెక్ట్ నిర్మించినప్పుడు ఈ గణనను వాస్తవంగా అప్డేట్ చేసే ఆపరేషన్ ఒకటి ఒక ఆబ్జెక్ట్ ను నాశనం అయినప్పుడు లేదా ఒక క్లాస్ కి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నప్పుడు దాన్ని అప్డేట్ చేస్తుంది ఇంకో విధంగా చెప్పాలంటే క్లాస్ నిర్వచనంలో బాగంగా స్ట్రక్చరల్ లక్షణాలు లేదా అట్ట్రిబ్యూట్స్ ఉంటాయి అలాగే బిహేవియరల్ లక్షణాలు పద్ధతులు లేదా ఆపరేషన్స్ క్లాస్ ని నిర్వచిస్తాయి ఇప్పుడు సంకేతనియమం గురించి చూద్దాం ఒక క్లాస్ సాధారణంగా మూసియుంచిన దీర్ఘచతురస్రాకారంగా మందమైన సరిహద్దుతో సూచిస్తాము దాని లోపల క్లాస్ పేరు బోల్డ్ అక్షరాలతో వ్రాయబడి మొదటి అక్షరం అప్పర్ కేస్ లో ఉంటుంది ప్రతి క్లాస్ కు పేరు ఉండాలి క్లాస్ పేరులను ఇలా వ్రాయం మొదటి అక్షరం అప్పర్ కేస్ కాకుండా ఇది సంకేతపరమైన సంప్రదాయం కొన్ని క్లాసెస్ ఆబ్స్ట్రాక్ట్ గా ఉండవచ్చు ఒక క్లాస్ ఆబ్స్ట్రాక్ అయితే క్లాస్ పేరు తర్వాత దానిని అబ్స్ట్రాక్ట్ అని సూచించటానికి ఆబ్స్ట్రాక్ అని కర్లీ బ్రేసెస్ మధ్య వ్రాస్తాము దీని అర్థం ఏమిటంటే ఈ క్లాస్ ఒక భావన మాత్రమే కానీ రియలైజెషన్ ద్వారా మనం ఎప్పడూ ఆ క్లాస్ ని ఇన్స్టాన్సియెట్ చేసి ఆబ్జెక్ట్స్ ను ఉత్పన్నం చేయలేము అబ్స్ట్రాక్ట్ క్లాస్ పేరును ఇటాలిక్ ఫాంట్లో వ్రాయడం ద్వారా కూడా సూచించవచ్చు చివరగా ఒక క్లాస్ ని ఐచ్ఛికంగా చిన్న చిన్న కంపార్ట్మెంట్లు గా సూచించవచ్చు అంటే ఇది క్లాసు అని ఈ క్లాస్ పేరు బుక్ అని ఇంకొక కంపార్టుమెంటు దాని ఆపరేషన్స్ ను సూచించటానికి వీటిని వాడుతాము కానీ ఇవన్నీ ఐచ్ఛికం మనం ఈ రెండింటినీ కలిగి ఉండవచ్చు లేదా వాటిలో ఒకటి మాత్రమే ఉంటూ ఇంకేమీ ఇతర కంపార్ట్మెంట్స్ ఉండకపోవచ్చు ఇప్పుడు ప్రాపర్టీస్ వివరణ గురించి చూద్దాం ప్రాపర్టీ ని సాధారణంగా ఇలా వ్రాస్తాము ఇది ఒక క్లాస్ అనుకుంటే ఇది క్లాస్ పేరు ఇది మనం ప్రతిపాదించిన ఈ ప్రాపర్టీస్ ను సూచించటానికి వాడిన మొదటి ఐచ్ఛిక కంపార్ట్మెంట్ ఇక్కడ ఈ ప్రత్యేక ప్రాపర్టీ గురించి చూస్తే కచ్చితంగా ఈ రోల్ నంబర్ అనేది ఒక ప్రాపర్టీ దానికొక పేరు ఉంది కాబట్టి ప్రాపర్టీ పేరు ను ప్రాపర్టీ టైపు ను వేరుగా చూపించటానికి కోలన్ వాడతాము స్ట్రింగ్ అనేది ప్రాపర్టీ టైప్ అయితే రోల్ నంబర్స్ట్రింగ్ roll numbercolon string రోల్ నంబర్ యొక్క టైపు స్ట్రింగ్ అని చెబుతుంది ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇప్పటికే తెలిసిన విషయం అని అనుకోవాలి లేదంటే దానిని కూడా సూచించవలసి ఉంటుంది మీరు C కాని జావా కాని నేర్చుకుని ఉంటే ఇలాంటి సమాచారాన్ని C లేదా జావా క్లాస్లో ఉంచుతాము కాకపోతే వాటిలో మనం వాటిని వేరే క్రమంలో వ్రాస్తాము మొదట టైప్ పేరును వ్రాసి తరువాత వేరియబుల్ పేరును వ్రాస్తాము కానీ ఇక్కడ మనం మొదట ప్రాపర్టీ పేరు వ్రాసి తరువాత అది ఏ టైప్ కి చెందినదో సూచించటానికి ప్రాపర్టీ టైపు వ్రాస్తాము అది ఈ భాగం అప్పుడు దీనిని ప్లస్ హాష్ లేదా మైనస్ల లో ఒకటైన ప్రిఫిక్స్ చిహ్నంతో సూచిస్తాము ఆ ప్రీఫిక్స్ ఆ డేటా అంశం యొక్క ప్రాపర్టీ విజిబిలిటీ ని సూచిస్తుంది ఒక ప్రాపర్టీ పబ్లిక్ గా ఉంటే ఇతర క్లాసెస్ ఆ ప్రాపర్టీ ని నేరుగా యాక్సెస్ చేయగలవు ఇది ప్రైవేట్ గా ఉంటే ఆ క్లాస్ యొక్క ఆపరేషన్స్ మాత్రమే ఆ మెంబర్ ను యాక్సెస్ చేయగలవు కానీ బయటి క్లాస్ కానీ మరే ఇతర క్లాస్ కూడా ఆ ప్రాపర్టీ ని యాక్సెస్ చేయలేదు చివరకు విజిబిలిటీ కనుక ప్రొటెక్టెడ్ అయితే అప్పుడు ఇలా మధ్య రకంగా ఉండవచ్చు - ఎంప్లాయి అనే ఒక క్లాస్ మేనేజర్ అనే ఒక క్లాస్ ఉందనుకొంటే ఆ రెండూ 'IS A' హైరార్కీ ద్వారా సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ మేనేజర్ ఒక ఎంప్లాయి అని అంటే దాని అర్థం అంటే ప్రతి మేనేజర్ ఒక ఎంప్లాయి యొక్క అన్ని ప్రాపర్టీస్ ను కలిగి ఉండి వాటితోపాటు కొన్ని అదనపు ప్రాపర్టీస్ ఆపరేషన్స్ కూడా కలిగి ఉండవచ్చు అటువంటి స్పెషలైజేషన్ కనుక ఉంటే బేస్ క్లాస్ లోని ప్రొటెక్టెడ్ మెంబర్ ని డిరైవ్డ్ క్లాస్ లేదా బేస్ క్లాస్కు యొక్క స్పెషలైజ్డ్ క్లాస్ ఈ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ని యాక్సెస్ చేయవచ్చు కానీ ఇతర క్లాస్సెస్ ఆ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ను యాక్సెస్ చేయలేవు కాబట్టి ప్రొటెక్టెడ్ విజిబిలిటీ మనకు వేరే రకమైన యాక్సెస్ పరిమితిని చెబుతుంది ఇక్కడ చైల్డ్ క్లాస్ లేదా స్పెషలైజుడ్ క్లాస్ యొక్క ప్రొటెక్టెడ్ మెంబర్స్ దాని బేస్ క్లాస్ కు పబ్లిక్ గా ఉంటారు వాటిని ఆక్సెస్ చేయవచ్చు సవరించవచ్చు కానీ దీని స్పెషలైజేషన్ కానీ ఇతర అన్ని క్లాస్ లకు మాత్రం ఈ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ప్రైవేట్ గా వ్యవహరిస్తాయి కాబట్టి మనం ప్రాపర్టీ ని నిర్వచించినప్పుడు ఆ ప్రాపర్టీ యొక్క విజిబిలిటీ ను కూడా నిర్వచిస్తాము అలా ప్రాపర్టీ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలియజేసే ఒక ఐచ్ఛిక సూచిక ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ దీనిని రోల్ నంబర్ అన్నప్పుడు దానిని కర్లీ బ్రేసిస్ లో ఉంచుతాము ఇవి అటువంటి విభిన్న రకాలైన ఖ్వాలిఫైయర్స్ మనం యూనిక్ అని సూచించినప్పుడు ఈ క్లాస్ యొక్క అన్నీ ఇన్స్టాన్సస్ కు ఈ ప్రత్యేక ప్రాపర్టీ ఎప్పుడూ విభిన్న విలువలను తీసుకుంటుంది లేదా మరో విధంగా చెప్పాలంటే స్టూడెంట్ క్లాస్ ని అనుసరించి ఇద్దరు స్టూడెంట్స్ ఉండలేరు అదే రోల్ నెంబర్ ప్రాపర్టీ తో రెండు స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉండవు ఇటువంటి ప్రాపర్టీస్ చాలా ఉండవచ్చు నేను ఒక దానిని రీడ్ ఓన్లీ గా చేయవచ్చు అంటే దానిని మనం తెలుసుకోవగలం గాని మార్చలేము ఆబ్జెక్ట్ నిర్మాణ సమయంలో దానిని ఏ విధంగా సూచించామో అలాగే ఉంటుంది ప్రాపర్టీ ఐచ్ఛికం కావచ్చు అప్పుడు దాని విలువ సున్నగా ఉంటుంది ఆబ్జెక్ట్స్ ను ఇన్స్టాన్షియేట్ చేసే సమయంలో అది ఒక నిర్దిష్ట విలువను కలిగి ఉండాలని లేదు ప్రాపర్టీ స్థిరంగా కూడా ఉండవచ్చు ఆ విధంగా అది క్లాస్ స్థాయిలో మాత్రమే పనిచేస్తుంది ఒక ప్రాపర్టీ ఆర్డర్డ్ గా ఉండవచ్చు వేర్వేరు విలువలలు కలిగియుండి అవి ఒక నిర్దిష్ట క్రమంలో కనపడవచ్చు ఇంకొక విధంగా ఒక ప్రాపర్టీ స్టాటిక్ అని సూచించాలంటే దానిని అండర్లైన్ చేయవచ్చు ప్రాపర్టీ కి మల్టిప్లిసిటీ ఉండవచ్చు అంటే అది చాలా రకాలుగా ఉండవచ్చని అర్ధం ఇది చాలా ముఖ్యమైనది ఉదాహరణకు ఇక్కడ సబ్జెక్ట్ ఉంది దీని విజిబిలిటీ పబ్లిక్ గా ఉంది దాని టైపు సబ్జెక్టు అంటే దాని వేరే ఇతర క్లాసు సబ్జెక్టు అనమాట ఈ సబ్జెక్టు ప్రాపర్టీ ఈ సబ్జెక్టు క్లాస్ యొక్క యొక్క ఇన్స్టాన్స్ అని చెప్తున్నాము అలాగే ఇక్కడ అదనంగా 1 ఉంది ఇది మల్టిప్లిసిటీ ని సూచిస్తుంది అంటే ఒక సబ్జెక్టు లేదా రెండు సుబ్జెక్ట్స్ అలా ఒకటి కంటే ఎక్కువగా ఎన్ని సుబ్జెక్ట్స్ అయిన కలిగి ఉండవచ్చు ఈ విధంగా దీనిని ఒక నిర్ధిష్ట సంఖ్య లేదా పరిమితి ద్వారా సూచించవచ్చు ఇది మల్టిప్లిసిటీ యొక్క ప్రాథమిక భావం ఏమీ సూచించనప్పుడు మల్టిప్లిసిటీ ఒకటిగా ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ ఏమీ రాయలేదు కనుక మల్టిప్లిసిటీ ఒకటి అంటే ఇక్కడ ఒకే ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్టీ గా డేట్ ఉంది మనం ఏమీ సూచించకపోతే దాని మల్టిప్లిసిటీ ఒకటి అనుకోవాలి అది కనీస విలువ కొన్ని ఇటువంటి age ప్రాపర్టీస్ కు పేరుకు ముందు " ఉంచినప్పుడు అది డిరైవ్డ్ ప్రాపర్టీ అవుతుంది అంటే ఈ ప్రాపర్టీ తనంతటగా స్టోర్ చేయబడదు దానిని మనం ఆక్సెస్ చేయాలనుకొనప్పుడల్లా ఒక ఆపరేషన్ ద్వారా ఈ ప్రాపర్టీ విలువ లెక్కించబడుతుంది ఎందుకిలా జరగుతుందంటే ఈ ప్రాపర్టీ వయస్సు ను సూచిస్తుందని చెబుతున్నాము అనేక అప్లికేషన్స్ కు ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ వయస్సు అవసరముంటుంది అప్పుడు మనం వయస్సు ను స్టోర్ చేయలేము ఎందుకంటే తప్పకుండా ప్రతి రోజు వయస్సు మారుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజూ ఆ డేటాను అప్డేట్ చేయలేము దానికి బదులుగా మనం ఏం చేస్తాం మనం పుట్టిన తేదీని మాత్రం స్టోర్ చేసి వయస్సు ను లెక్కించే ఒక పద్దతిని ఈ డిరైవుడ్ ప్రాపర్టీ అయిన వయస్సు కు జత చేస్తాము ఆ విధంగా ఎప్పుడైనా ఏజ్ ప్రాపర్టీ ని ఆక్సెస్ చేసినప్పుడు ఈ ఆపరేషన్ అమలుచేయబడుతుంది ఈ ఆపరేషన్ పుట్టిన తేదీని పరీక్షిస్తుంది ఈ రోజు ఉన్న తేదీని చూసి దాని ఆధారంగా వయస్సు విలువను లెక్కిస్తుంది ఆబ్జెక్ట్ నిర్మాణ పరంగా చూస్తే ఏజ్ ఉన్నట్లుగా కనపడుతుంది కానీ వాస్తవంగా ఏమీ స్టోర్ చేయబడదు ఇది డిరైవ్డ్ ప్రాపర్టీ యొక్క భావన డిజైన్ లో ఇటువంటి అనేక డిరైవ్డ్ ప్రాపర్టీస్ వాడకాన్ని చూస్తాము తరవాత మనం ఆపరేషన్స్ లేదా మెథడ్స్ ను వివరించాల్సి ఉంటుంది అవి ఈ రూపంలో వ్రాయబడతాయి ప్రతి మెథడ్ కి ఒక పేరు ఉంటుంది అది ఒక మెథడ్ అని తెలియజేయటానికి దాని పేరు ప్రక్కన రెండు బ్రాకెట్లను పెడతాము ఆ తరవాత కోలన్ " పెట్టి దాని రిటర్న్ టైప్ ను సూచిస్తున్నాం గెట్ సర్టిఫికేట్ అనేది ఒక మెథడ్ అయితే దాని రిటర్న్ టైపు సర్టిఫికేట్ అవుతుంది స్టూడెంట్ సర్టిఫికేట్ ను రిటర్న్ చేస్తుంది అలాగే రికార్డు అటెండన్స్ అనేది ఒక మెథడ్ ఆ ఆపరేషన్ కి రిటర్న్ టైపు బూల్ గా ఉంది ఇక్కడ మీరు గమనిస్తే C లేదా జావా వంటి సాధారణ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో పోలిస్తే ఇక్కడి చిత్రీకరణ శైలి కొంత భిన్నంగా కనపడుతుంది మనం మొదట మెథడ్ పేరును వ్రాస్తాము తరవాత రిటర్న్ టైప్ ని తెలియజేస్తాము రిటర్న్ టైప్ కూడా ఐచ్ఛికం కనుక రిటర్న్ టైప్ లేని ఒక మెథడ్ కూడా ఉండవచ్చు అంటే ప్రాథమికంగా అది ఏ విలువను రిటర్న్ చేయదని అర్ధం C పరంగా ఆలోచిస్తే దాని రిటర్న్ టైప్ శూన్యంగా కోడ్ చేయబడుతుంది అదే విధంగా మెథడ్స్ విభిన్న విజిబిలిటీస్ ను కలిగి ఉంటాయి వాటి విజిబిలిటీ నొటేషన్ కూడా అట్ట్రిబ్యూట్ నొటేషన్ లాగానే ఉంటుంది అవి పబ్లిక్ ప్రొటెక్టెడ్ లేదా ప్రైవేట్ public protected or private కావచ్చు మెథడ్స్ వేర్వేరు క్వాలిఫైయర్ల ద్వారా గుర్తింపబడతాయి గెట్ సర్టిఫికేట్ అనే మెథడ్ కు యూనిక్ ఆర్డర్డ్ అనే క్వాలిఫైర్స్ ఉంటే ఈ మెథడ్ యొక్క ఫలితాలు గా సర్టిఫికేట్లుగా చాలా ఉన్నాయని అర్ధం ఇక్కడ మల్టిప్లిసిటీ స్టార్ ని చూస్తే సున్నా నుంచి ఎన్నయినా సర్టిఫికేట్లు ఉండవచ్చని అర్ధం కానీ ఇవన్నీ యూనిక్ అంటే ప్రతిదానికి ఏకైక రూపం ఉంటుంది ఇది మూడు సర్టిఫికేట్ల జాబితాను రిటర్న్ చేస్తే ఈ 3 సర్టిఫికేట్లు యూనిక్ గా ఉండాలి అవి ఆర్డర్డ్ గా కూడా ఉంటాయి అంటే అది వాటి మధ్య ఉన్న క్రమాన్ని తెలియజేస్తుందన్నమాట ఉదాహరణకు సర్టిఫికేట్ తెలియజేసే విధ్యా స్థాయి - 10వ తరగతి సర్టిఫికేట్ 12వ తరగతి సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అని ఇలా కావచ్చు ఆర్డర్డ్ యూనిక్ ఆబ్స్ట్రాక్ట్ సీక్వెన్షియల్ గార్డెడ్ కాంకర్రెంట్ అనేవి ఇవి వివిధ రకాలైన క్వాలిఫైయర్లు గా ఉంటాయి ఈ సీక్వెన్షియల్ కాంకర్రెంట్ అనేవి సిస్టమ్ లో ఏకకాలత్వం ని తెలియజేస్తాయి అంటే ఒక ఆపరేషన్ ను ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఇన్వోక్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక మెథడ్ కాంకర్రెంట్ గా ఉందంటే దానిని ఏక కాలంలో బహుళ ఆబ్జెక్ట్స్ చేత ఇన్వోక్ చేయడం సాధ్యపడుతుందని అర్ధం కానీ అదే సీక్వెన్షియల్ అయితే తప్పనిసరిగా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇన్వోక్ చేయవలసి ఉంటుంది అలాగే ఆపరేషన్ గార్డెడ్ కావచ్చు అంటే ఆపరేషన్కు ముందస్తు షరతు ఉంది అని అర్ధం అంటే కొన్ని గార్డు షరతులకు లోబడి ఈ ఆపరేషన్ను ఒక ఆబ్జెక్ట్ ఇన్వోక్ చేయగలడు ఈ విధంగా క్లాస్ యొక్క ఆపరేషన్స్ లేదా పద్ధతులను సూచించడానికున్న సాధారణ మార్గాలు మనం LMS ఉదాహరణను చూస్తే LMS కి రెండు ప్రధాన ఆబ్స్ట్రాక్ట్ క్లాస్సెస్ అయిన ఎంప్లాయ్ లీవ్ ఉన్నట్లుగా తెలుసుకొన్నాము వీటికున్న స్పెషలైజేషన్స్ ను మనమిదివరకే చూశాం వాటిని గురించి ఇప్పుడు చర్చించటం లేదు ఇప్పుడు మన దృష్టి కేవలం ఆబ్స్ట్రాక్ట్ క్లాస్సెస్ మీదే ఎంప్లాయ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఎంప్లాయి పేరు ఐడి జెండర్ జీతం చేరిన తేదీ ఇలాఅనేక ప్రాపర్టీస్ ఉండవచ్చు అలాగే రికార్డ్ అటెండన్స్ కాన్సెల్ లీవ్ రిక్వెస్ట్ లీవ్ మొదలైన ఆపరేషన్స్ కూడా ఉండవచ్చు ఇవి ఎలా పనిచేస్తాయో చూశాము ఎలా సేకరించవచ్చో చూశాం ఇక్కడ వాటిని పొందుపరుస్తున్నాం ఇప్పుడు అటెండన్స్ ను తీసుకొంటే ఉదాహరణకు లీవ్ కు 'IsValid' అనే ప్రాపర్టీ ఉంది 'IsValid' కనుక నిజం అయితే ఆ లీవ్ ను ప్రాసెస్ చేయవచ్చు అది నిజం కాదని తెలిపితే ఆ లీవ్ ని ప్రాసెస్ చేయలేము సహజంగా లీవ్ ని సృష్టించినప్పుడు ఎవరూ 'IsValid' కు విలువ నమోదు చేస్తారని అనుకోము ఇది వాలిడేట్ లీవ్ అనే కొన్ని ఆపరేషన్ల కు సంబంధించినది ఇది బూలియన్ ఫలితాన్ని కలిగి ఉంటుంది ఇది మనం 'IsValid' ప్రాపర్టీని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు గుర్తు పెడుతుంది 'IsValid' అనేది క్లాస్ యొక్క డిరైవ్డ్ ప్రాపర్టీ అని ఈ స్లాష్ " సూచిస్తుంది మనం ఇక్కడ కొన్ని ఇతర ఉదాహరణలను కూడా పరిశీలిద్దాం ఈ లైబ్రరీ డొమైన్ మోడల్ లైబ్రరీ సమాచారాన్ని సేకరించటానికి ప్రయత్నిస్తుంది ఈ బుక్ క్లాస్ ని చూస్తే అది పుస్తకం పేరు పుస్తకం యొక్క సబ్జెక్టు పుస్తక ప్రచురణకర్త దాని ISBN సంఖ్య మొదలైన విభిన్న ప్రాపర్టీస్ ను కలిగి ఉంది బుక్ ఐటెం అనేది మరొక క్లాస్ బుక్ కి బుక్ ఐటెం కి మధ్య వ్యత్యాసం ఏమిటంటే మనం గ్రాడి బూచ్ రూపొందించిన ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ అనుసరిస్తున్నప్పుడు బుక్ ను ప్రస్తావిస్తాం అలా కాకుండా మనం చదవలనుకొన్నప్పుడు గ్రాడి బూచ్ బుక్ యొక్క నిర్దిష్టమైన పుస్తక ప్రతి మన దగ్గర ఉండాలి మన ఐదుగురి మధ్య 5 ప్రతులు ఉంటే అవన్నీ కూడా అదే బుక్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ గా సూచింపబడతాయి కానీ వీటిలో ఉన్న ప్రతి కాపీ విభిన్నమైనదే అలాగే ఇక్కడ బార్కోడ్ వంటి మరికొంత సమాచారం కూడా ఉంటుంది ఇది ప్రతి కాపీని వేరుగా గుర్తిస్తుంది ఇది RFID ట్యాగ్ మొదలైనవి కావచ్చు ఈ బుక్ ఐటెం యొక్క నిర్దిష్ట కాపీలు లైబ్రరీ నుండి అరువుగా తీసుకోవచ్చు కనుక రుణ కాలం గడువు తేదీ వంటి కొన్ని డిరైవ్డ్ అట్ట్రిబ్యూట్స్ ఇక్కడ ఉంటాయి మనం గడువు తేదీని పేర్కొనలేదు కాని పుస్తకం జారీ చేయబడిన తేదీ లైబ్రరి అనుమతించే రుణ వ్యవధి లాంటి సమాచారాన్ని పొందుపరుస్తాము వీటి ఆధారంగా మనం గడువు తేదీని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఒక మెథడ్ మనకు గడువు తేదీ ప్రాపర్టీ ని లెక్కించి పెట్టి గడువు తేదీని తెలియజేస్తుంది అదేవిధంగా ఇవన్నీ మన వద్ద ఉన్న విభిన్న డిరైవ్డ్ ప్రాపర్టీస్ ఒక విధంగా ఇది సరళీకృతం చేసిన డొమైన్ మోడల్ ఉదాహరణకు ఇది ఈ విభిన్న అట్ట్రిబ్యూట్స్ యొక్క విజిబిలిటీ స్పెసిఫికేషన్ ను చూపడం లేదు ఎందుకంటే అది వేర్వేరు క్లాసెస్ అన్నింటినీ ఒకచోట చేర్చటం ద్వారా నిర్ణయించబడుతుంది మనం అమలుచేయటానికి ప్రయత్నించినప్పుడు ఏది ఏమిటో ఏయే ప్రాపర్టీస్ ను దాచి ఉంచాలో ఏయే ప్రాపర్టీస్ ను బయటకు అందుబాటులో ఉంచాలో ఇవన్నీ అప్పుడు నిర్ణయించబడతాయి ఇక్కడ మనం డొమైన్ నుండి సమాచారాన్ని సేకరించవలసియుండగా మనం ఇంకా ఆ పని చేయలేదు కాబట్టి విజిబిలిటీ స్పెసిఫికేషన్ చిహ్నాలను మనకు కనపడవు అదేవిధంగా రచయిత పేరు జీవిత చరిత్ర రచయిత పుట్టిన తేదీ వంటి రచయితను సూచించే క్లాస్ వంటిఅనేక ఇతర క్లాసెస్ కూడా ఉన్నాయి అలాగే లైబ్రరీ కూడా ఒక క్లాస్ లైబ్రరి పేరు చిరునామాను కలిగి ఉన్న క్లాస్ కలకత్తాలో ఉన్న జాతీయ గ్రంథాలయం లేదా ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్న గ్రంధాలమైన ఆవన్నీ ఇక్కడుండే ఆ లైబ్రరీ క్లాస్ యొక్క ఇన్స్టాన్సులు అలాగే ఇక్కడ లైబ్రేరియన్ విభిన్న అట్ట్రిబ్యూట్స్ ను కలిగి ఉన్న మరొక క్లాస్ కావచ్చు ఈ విధంగా మనం లైబ్రరీ డొమైన్ నుండి సంగ్రహించిన క్లాస్సెస్ తో ఇక్కడ క్లాస్ డయాగ్రమ్ ను రూపొందించడం ప్రారంభించవచ్చు అలాగే మనం చాలా ఇతర చిహ్నాలను కూడా ఇక్కడ చూస్తాము వాటిలో కొన్ని మనం విభిన్న భావనలను ప్రవేశపెట్టినప్పుడు స్వల్పంగా చర్చించాము కాని ఒకసారి రిలేషన్షిప్స్ గురించి తెలుసకొన్న తరవాత తిరగి వాటి గురించి చర్చిద్దాం చివరగా ఇది అదే లైబ్రరీ డొమైన్ మోడల్ ఇక్కడ పొందుపరచిన ఏకైక విషయం ఏమిటంటే మోడల్తో పాటు మనకు చాలా వివరణతో కూడిన అనోటేషన్స్ ను చూస్తున్నాము ప్రాథమికంగా ఇవి మన అవగాహనకు తోడ్పడతాయి ఇది ఒక ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అని సూచిస్తుంది దీనిని ఇటాలిక్స్ లో రాయటం ద్వారా ఇది ఒక ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ అని తెలుస్తుంది ఇవి విభిన్న అట్ట్రిబ్యూట్స్ మిగిలినవి మనం ఇంకా చూడని అంశాలు వీటన్నింటినీ అధ్యయనం చేస్తూ క్లాస్ డయాగ్రమ్ లో క్లాస్సెస్ ను చీకత్రీకరించే విధానాన్ని తెలుసుకోవచ్చు ఇక ఈ చర్చ ముగింపుకి వస్తే ఇంతవరకు మనం క్లాస్ డయాగ్రమ్ ని పరిచయం చేశాం ఒక క్లాస్ లో ఉండే ప్రాపర్టీస్ ను ఆపరేషన్స్ ను ఎలా చిత్రికకరించాలో కొన్ని ఉదాహరణలతో చూశాం ఇక తరువాతి రెండు మాడ్యూల్స్ లో మనం ఇంతకుముందు అధ్యయనం చేసిన క్లాస్సెస్ మధ్యఉండే విభిన్న రిలేషన్షిప్స్ గురించి వాటిని క్లాస్ డయాగ్రమ్ లో ఎలా సూచించాలో చర్చిద్దాం